అందరికీ నమస్కారం నేను జయంత ఛటర్జీ ఐఐటి కాన్పూర్ లో ప్రొఫెసర్ ని మనము నిన్న మేనేజింగ్ సర్వీసెస్ సమకాలీన సమస్యల గురించి చర్చిస్తున్నప్పుడు పోటీ సేవా వ్యాపారాన్ని సృష్టించే విభిన్న అంశాలను చర్చించాము క్రొత్త సేవా రూపకల్పన కోసం నిర్మాణ ప్రణాళికను లేదా ఇప్పటికే ఉన్న సేవా వ్యాపారం కోసం విజయ నమూనాను అర్థం చేసుకునే మార్గాన్ని రూపొందించడానికి ఈ విభిన్న అంశాలను ఎలా మిళితం చేయాలో ఈ రోజు మనం చర్చించబోతున్నాము ఈ రోజు మనం ప్రవేశపెట్టబోయే ముఖ్యమైన భావన ముఖ్యమైన కేంద్ర భాగం సర్వీస్ యొక్క భావన మరియు సప్లిమెంటరీ సర్వీసెస్ యొక్క భావన కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన రేఖాచిత్రాన్ని పరిశీలిస్తే మరియు ఇది మనము నిన్న తీసుకున్న ఉదాహరణ మరియు మనము గత వారం తీసుకున్న ఉదాహరణ నుండి కొనసాగిస్తున్నాము మంచి ఉత్తమ తరగతికి చెందిన రెస్టారెంట్ను మీరు సందర్శించారు మరియు మీరు దీన్ని మీ కుటుంబం మరియు స్నేహితులతో ఆనందిస్తున్నారు ఆ సందర్భంలో తలెత్తే ప్రశ్న ఏమిటంటే ఇంత మంచి రెస్టారెంట్ యొక్క ప్రధాన ఉత్పత్తి ఏమిటి ఆహారం లేదా అది ఆహారం కంటే ఎక్కువ మరియు స్పష్టంగా మీరు అనుకుంటే ఆహారం ఖచ్చితంగా ముఖ్యమైన కేంద్ర భాగం అని మీరు చూస్తారు కానీ మొత్తంగా మీ ఆనందం లేదా మీ సంతృప్తి లేదా మంచి రెస్టారెంట్ యొక్క నాణ్యతపై మీ అవగాహన మీ మొత్తం అనుభవం అవుతుంది అందువల్ల సేవ గురించి ఆలోచించినప్పుడు సేవ యొక్క ఈ అనుభవపూర్వక ఉదాహరణ మేము సేవను రెండు తరగతుల అంశాలుగా విభజిస్తాము ఒకటి ముఖ్యమైన కేంద్ర భాగం ఈ సందర్భంలో మనం ఆహారంగా చూపిస్తాము మరియు మరొకటి అనుబంధ సేవలు అని పిలిచే రకాలుగా ఉంటాయి సర్వీసెస్ మార్కెటింగ్పై నేను ఈ పుస్తకాన్ని ప్రస్తావించాను ఇది పియర్సన్ ప్రచురించిన నా సహ రచయితలు క్రిస్టోఫర్ లవ్లాక్ మరియు జోచెన్ విర్ట్జ్ రాసిన ప్రసిద్ధ పుస్తకం ఈ పుస్తకంలో ఈ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి మేము ఒక పువ్వు యొక్క రూపకాన్ని ఉపయోగించాము పువ్వు అంటే ఒక ముఖ్యమైన కేంద్ర భాగం ఉందని మీకు తెలుసు మరియు చుట్టూ రేకులు ఉన్నాయి మరియు అన్ని రేకులు బాగా ఏర్పడాలి మరియు సేవ యొక్క రూపకల్పన గురించి ఆలోచించవచ్చు ప్రకృతిలో మనం ముఖ్యమైన కేంద్ర భాగం మరియు రేకులు చాలా రకాలుగా అమర్చబడి ఉన్నట్లు కనుగొన్నాము ఇది రోజా పువ్వు లో ఒక విధంగా అమర్చబడి ఉంటుంది ఇది బంతి పువ్వులో మరొక విధంగా అమర్చబడి ఉంటుంది మరియు అందువల్ల ఈ ప్రధాన అంశాలను మరియు అనుబంధ అంశాలను వివిధ మార్గాల్లో ఉపయోగించడం ద్వారా మనము సేవలను రూపొందించవచ్చు మరియు అది ఇక్కడ చూపబడింది మీకు ప్రధాన ఉత్పత్తి ఆహారం మరియు దాని చుట్టూ మనకు చెల్లింపు ఏకీకరణ ఉంది ఈ విభిన్న అంశాలు ఏమిటి అనే దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం ఈ అంశాలు వాటిలో కొన్ని సులభతరం చేసే అంశాలు ఉన్నాయి మరియు వాటిలో కొన్ని సేవను పెంచే అంశాలు ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు మనము వీటిని రెండు నిలువు వరుసలుగా విభజించినట్లయితే సేవలను వృద్ధి చేయడం మరియు సేవలను మెరుగుపరచడం సేవను సులభతరం చేయడం అను వర్గము క్రింద ఇవి సేవలు ఇవి మీ ఆహార వినియోగానికి లేదా మీ కుటుంబంతో మీ ఆనందానికి సరిగ్గా అనుసంధానించబడలేదు కానీ ఇవి చాలా ముఖ్యమైనవి కాబట్టి సేవలను సులభతరం చేయడం అంటే సమాచారం ఆర్డర్ తీసుకోవడం బిల్లింగ్ చెల్లింపు మొదలైనవి మరియు సేవలను మెరుగుపరచడం అంటే ఇది సాధారణంగా సేవా ప్రక్రియలో లేదా మనము నిన్న చర్చించినట్లుగా జరుగుతుంది ఇది సేవా డెలివరీ ప్రక్రియలో వేదికపై జరుగుతుంది ఇక్కడ మనకు ఆతిథ్యం లేదా సంప్రదింపులు సురక్షితంగా ఉంచడం మినహాయింపు నిర్వహణ మరియు మొదలైన అంశాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి తీసుకుందాం ఉదాహరణకు సమాచారం సమాచారం రెస్టారెంట్కు సూచనలు కావచ్చు సేవా గంటలు ధరలు ఈ రోజుల్లో అనేక సేవలు ఉన్నాయి ఇవి రెస్టారెంట్లు మరియు వాటి మెనూలకు ఇటువంటి సౌకర్యాలను మీ స్మార్ట్ఫోన్లో మరియు ఇంటర్నెట్లో అందిస్తాయి మరియు ఈ సమాచారం లభ్యత అనేది పోటీ సేవా వ్యూహంలోని అంశాలైన రిజర్వేషన్ సదుపాయాలు లేదా రిజర్వేషన్ చేయబడితే రెస్టారెంట్ నుండి కస్టమర్కు గుర్తు చేయడం కాబట్టి కస్టమర్ ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నారో లేదో ఆ రెస్టారెంట్కు తెలుసు రిజర్వేషన్లకు మించిన పరస్పర చర్య ఉంటే ఈ సదుపాయాలన్నీ చేయవచ్చు కాబట్టి కమ్యూనికేషన్ కొనసాగుతుంది కాబట్టి రిజర్వేషన్ గుర్తు చేయడం మార్పుల ప్రకటన ఈ ఊహించని జాప్యాలు ఉంటే ఇవన్నీ సమాచార మూలకంలో భాగం వాస్తవానికి సేవ అందించిన తరువాత రశీదులు చెల్లింపు రశీదులు టిక్కెట్లు మొదలైనవి సమాచార సేవలో భాగం ఆర్డర్ తీసుకోవడం వాటిలో మరొకటి మనము సహాయక సేవలను ఆర్డర్ ఎంట్రీ అని పిలుస్తాము ఇది సైట్లో చేయవచ్చు అంటే మీరు అక్కడికి చేరుకున్నప్పుడు మరియు మీరు ఒక స్టీవార్డ్తో మాట్లాడి ఆర్డర్ ఇచ్చినప్పుడు లేదా ఈ రోజుల్లో రెస్టారెంట్లు వాస్తవానికి వారి డెలివరీ ప్రక్రియను మెరుగుపరుస్తున్నాయి ఇక్కడ మీరు వెబ్లోని మెను నుండి నిజంగా ఎంచుకోవచ్చు మరియు మీరు ముందస్తు ఆర్డర్ చేయవచ్చు మరియు ఆ విధంగా రెస్టారెంట్ మీ సమయాన్ని ఆదా చేస్తుంది మీరు కావాలనుకుంటే సమయాన్ని ఆదా చేసుకోగలరు అప్పుడు వాస్తవానికి టెలిఫోన్లో ఇమెయిల్ ద్వారా మరియు మీ ఫోన్ ఇంటర్నెట్ ద్వారా ఆర్డర్ను ఉంచడం సాధ్యపడుతుంది కొన్ని రెస్టారెంట్లు వెబ్సైట్ను కూడా అందిస్తున్నాయి ఇక్కడ మీరు ఆర్డర్ ఇవ్వవచ్చు అంతకుముందు రెస్టారెంట్ల ద్వారా డ్రైవ్ అని పిలవబడే రెస్టారెంట్లు ఉండేవి అక్కడ మీరు గేట్ వద్దకు వచ్చి సౌండ్ బాక్స్లో మాట్లాడి మీరు మీ ఆర్డర్ను ఉంచారు మరియు మీరు కార్ల క్యూను అనుసరించి సర్వర్ను చేరుకునే సమయానికి మీ ఆర్డర్ సిద్ధంగా ఉంటుంది అదే విధానం ఇప్పుడు ఇంటర్నెట్ సేవలను ఉపయోగించడం ద్వారా చాలా మెరుగుపరచబడింది ఇక్కడ మీరు చాలా క్లిష్టమైన ఎంపిక చేయవచ్చు మీరు కూర్చునే టేబుల్ అమరిక మరియు మీరు పార్టీని ఏర్పాటు చేస్తుంటే మీరు రెస్టారెంట్కు రాకముందే చాలా వాటిని రిమోట్గా చేయవచ్చు ఏ సీటు లేదా ఏ టేబుల్ యొక్క రిజర్వేషన్ చేయాలి ఇవన్నీ సైట్లో స్టీవార్డ్ లేదా సర్వర్లతో పరస్పర చర్య ద్వారా లేదా ఇంటర్నెట్ ఉన్న సిస్టమ్లో చేయవచ్చు ఇవన్నీ ఆర్డర్లోని భాగాలు కొన్నిసార్లు పరిమితం చేయబడిన సౌకర్యాలకు ప్రవేశం సాధ్యమవుతుంది ఉదాహరణకు అది డిస్కో డ్యాన్స్ ఫ్లోర్తో అనుబంధించబడిన రెస్టారెంట్ అయితే మళ్ళీ మీరు మీ డ్యాన్స్ సీక్వెన్స్ లేదా టైమ్ స్లాట్ లభ్యతను ముందే బుక్ చేసుకోవచ్చు మరియు దీనిని ముందే బుక్ చేసుకోవచ్చు చెల్లింపు అంశాలు కార్డు చెల్లింపు నగదు చెల్లింపు ఎంపికలు రెండింటి మిశ్రమం లేదా కొన్నిసార్లు మీరు వెంట తీసుకుని పోవడానికి మరియు ఇంటికి డెలివరీ తీసుకురావడం కోసం ముందే ఆర్డర్ ఇస్తున్నప్పుడు ఆ సందర్భాలలో మీరు క్రెడిట్ కార్డ్ నంబర్లను ఆన్లైన్లో నమోదు చేయడానికి మరియు నగదు మార్పు యొక్క ఈ మొత్తం ప్రక్రియ నిర్వహణ కోసం సౌకర్యాలు అవసరమవుతాయి కొన్నిసార్లు మీరు మీ తదుపరి భోజనం కోసం రెస్టారెంట్ నుండి అందుకున్న కొన్ని కూపన్లను ఉపయోగించవచ్చు కాబట్టి ఈసారి మీరు ఇక్కడ ఉన్నారు మరియు మీరు కొన్ని కూపన్లు సేకరించారు మరియు మీరు వాటిని మీ ప్రస్తుత బిల్లుపై తగ్గింపుగా ఉపయోగించాలనుకుంటున్నారు అవన్నీ ఈ సహాయక సేవా అంశాలలో భాగం అప్పుడు నివాస సౌకర్యం ఆహారం పానీయం శుభ్రమైన మరుగుదొడ్ల లభ్యత వాష్రూమ్లు మరియు స్టార్బక్స్ చేసిన కొన్ని అద్భుతమైన పరిశోధనలు కేఫ్ కాఫీ డే చేసిన కొన్ని అద్భుతమైన పరిశోధనలు వంటి ఆతిథ్య అంశాలు ఉన్నాయి ఇక్కడ ఆతిథ్య మూలకం వంటి కొన్ని అంశాలు మీరు రెస్టారెంట్లో ఆశిస్తున్న ప్రధాన అంశాన్ని పొందాయని చూపించింది కానీ శుభ్రమైన మరుగుదొడ్డి కస్టమర్ సంతృప్తిని సృష్టించడానికి చాలా దూరం వెళుతుంది లేదా వాష్రూమ్ల వస్తువుల లభ్యత కస్టమర్ ఫై అద్భుతమైన ముద్రను సృష్టిస్తుంది మీరు అక్కడికి వచ్చినప్పుడు వెయిటింగ్ సదుపాయాలు మీ బుకింగ్ సమయం మరియు మునుపటి కస్టమర్ల ఆక్రమణ పట్టిక మధ్య ఖచ్చితమైన సరిపోలిక లేదు మీరు కొద్దిసేపు వేచి ఉండాల్సి ఉంటుంది కానీ మీరు ఎదురుచూస్తున్నప్పుడు వివిధ రకాల సౌకర్యాలు స్వాగతించే పానీయం మరియు మొదలైనవి అందించవచ్చు ఇవన్నీ సేవా అంశాలలో భాగం ఇవి అత్యుత్తమమైన సేవ రవాణా భద్రత యొక్క సమితిని సృష్టించడానికి ప్రణాళిక చేయవచ్చు మరియు ఇవన్నీ కూడా సేవా అంశాలలోకి వెళ్తాయి భద్రత మరియు రక్షణ వివిధ స్థాయిలలో రావచ్చు మీరు నిజంగా ఎలాంటి బాహ్య ఆటంకాలు లేదా అంతర్గత అవాంతరాల నుండి సేవను ఉపయోగిస్తున్నప్పుడు సాధారణ భద్రత మరియు రక్షణ ఉండవచ్చు ఈ రోజుల్లో మీకు తెలిసినట్లుగా ఒక నిర్దిష్ట పరిస్థితిలో ఆడిటోరియం లోపల లేదా ఆడిటోరియం వెలుపల జరిగిన అనేక సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఇది పాఠశాల లోపల కళాశాల లోపల లేదా వెలుపల జరగవచ్చు ఈ భద్రతా సమస్యలు మరియు భద్రతా హామీలు ఇప్పుడు పోటీ సేవా వ్యూహాన్ని రూపొందించడంలో ముఖ్యమైన భాగంగా మారుతున్నాయి మరియు కస్టమర్ యొక్క మనస్సులో నిశ్చయత లేదా సౌకర్యం యొక్క స్థాయిని సృష్టిస్తాయి అలా కాకుండా చాలా రెస్టారెంట్లలో పిల్లలు మీకు తెలుసు వారు అసహనంతో ఉన్నారు వారు ఆడాలనుకుంటున్నారు కాబట్టి అనేక కుటుంబ రెస్టారెంట్లలో ఆట సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి మరియు ఇది మనము చెప్పే ఈ భద్రత రక్షణ మరియు సంబంధిత సేవలకు ఉదాహరణ తరువాత పార్కింగ్ సౌకర్యాలు వాలెట్ పార్కింగ్ మీ ప్యాకేజీల సంరక్షణ మీరు రెస్టారెంట్ లోపల తీసుకోవటానికి ఇష్టపడని కొన్ని వస్తువులను కలిగి ఉండవచ్చు మీరు వాటిని డిపాజిట్ చేసి మీరు తిరిగి వెళ్ళేటప్పుడు లేదా హోమ్ డెలివరీ సేవను ఎంచుకునేటప్పుడు సేకరించాలనుకుంటున్నారు ఇవన్నీ మళ్ళీ సేవా అంశాల యొక్క ఇతర బ్లాక్లో భాగం చివరగా సేవా పునరుద్ధరణ యొక్క ఈ మొత్తం ప్రాంతం గురించి చర్చించడం చాలా ముఖ్యం అనగా ప్రజల కోసం ప్రజలు అందించే సేవ అసంపూర్తిగా ఉంటుంది మరియు సేవ క్రియాశీలక మైనది తత్ఫలితంగా పాత్ర మరియు స్క్రిప్ట్ యొక్క అనేక అవకాశాలు ఉన్నాయి వాస్తవానికి ఊహించినట్లుగా ఖచ్చితమైన ప్రణాళిక అమలు చేసేటప్పుడు అది అసలు రోపిందించిన ప్రాణాలికతో పోలి ఉండకపోవచ్చు అందువల్ల మీరు మినహాయింపులను మరియు ఊహించని పరిస్థితులను నిర్వహించడానికి వ్యవస్థలను కలిగి ఉండాలి ప్రజలకు వివిధ రకాల వైద్య సమస్యలు ఉన్నప్పుడు మినహాయింపులు ఉంటాయి మీ బృందంలో భాగమైన డయాబెటిక్ వ్యక్తికి చక్కెర లేని లేదా ఇతర రకాల ఆహార అంశాలు అవసరమవుతాయి అప్పుడు వివిధ రకాల శాఖాహారం మరియు మాంసాహార ఆహార పరిమితులు అవసరాలు ఉండవచ్చు మీ బృందంలో ఉన్న ఎవరైనా వీల్చైర్లో ఉండవచ్చు కాబట్టి మీరు వీల్చైర్ వ్యక్తి సమూహంలోని ఇతర సభ్యులతో సౌకర్యవంతంగా ఉండటానికి సౌకర్యాలు కలిగి ఉండాలి మరియు నిర్లక్ష్యం లేదా ఎక్కువ ప్రాధాన్యత లేనట్లు అనిపించకూడదు తరువాత మతపరమైన ఆంక్షలు వేర్వేరు ప్రార్థన సమయాలు ఉండవచ్చు లేదా మీకు కొన్ని రంగుల పథకాలు కొన్ని చిత్రాలు తెలుసు ఇవి కొన్ని మతపరమైన మనోభావాలను కించపరచవచ్చు లేదా చేయకపోవచ్చు ఇవన్నీ ఆలోచించాలి మరియు వీటిని మనం మినహాయింపులు అని పిలుస్తాము కాబట్టి అవి ప్రతి వ్యక్తితో జరుగుతున్నాయని మనకు తెలుసు కానీ ప్రత్యేక వ్యక్తులు ఉంటారు మరియు అందువల్ల సేవా వ్యవస్థ ఈ ప్రత్యేక పరిస్థితులను లేదా ప్రత్యేక వ్యక్తులను నిర్వహించగలగాలి అప్పుడు మీకు కొంత వాగ్వాదం తెలిసి ఉండవచ్చు కస్టమర్ సర్వర్తో సంతోషంగా ఉండకపోవచ్చు కస్టమర్ ప్రవర్తనతో సర్వర్ కలత చెందవచ్చు ఈ అన్ని సందర్భాల్లో ప్రమాదాలు లేదా ఊహించని వైఫల్యాల వల్ల ఇబ్బందులు లేదా కారణాల పరిష్కారం లేదా వైద్య అత్యవసర పరిస్థితి ఉండవచ్చు ఎవరో అకస్మాత్తుగా అనారోగ్యంతో ఉన్నారని మీకు తెలిసినప్పుడు మరియు ఈ రకమైన ఊహించని పరిస్థితులను నిర్వహించడానికి మీ సేవా రూపకల్పనలో ఒక నిర్దిష్ట వ్యవస్థ ఉండాలి ఆపై ఒక అసంతృప్తికరమైన పరిస్థితి ఉంటే లేదా ఎవరో ఒక నిర్దిష్ట వంటకాన్ని ఇష్టపడకపోతే మరియు ఒక నిర్దిష్ట డిష్లో కొంత రకమైన కాలుష్యం ఉందని మీకు తెలిసినప్పుడు ఆ డిష్ కోసం కస్టమర్ వసూలు చేయబడరు అనే వ్యవస్థను వెంటనే సృష్టించగలగాలి ఒకవేళ ఏదైనా మంచిది కానిది డెలివరీ చేయబడితే వాపసు ఇవ్వబడుతుంది మరియు ఇతర రకాల పరిహారం కూడా ఒక నిర్దిష్ట మార్గంలో ఉండవచ్చు భవిష్యత్తులో ఉపయోగించుకోవడం కోసం కూపన్ జారీ చేయబడవచ్చు అందువల్ల ఇప్పుడు నేను ప్రారంభంలో చూపించిన అదే రేఖాచిత్రాన్ని మీరు చూస్తే ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ పొందుపరిచి ఈ ప్రత్యేక రేఖాచిత్రాన్ని లోతుగా అధ్యయనం చేయండి అప్పుడు మనకు ఆహారం మరియు పానీయాలు ఉన్నాయని మీరు చూస్తారు అది రెస్టారెంట్ యొక్క ప్రధాన ముఖ్యమైన కేంద్ర భాగం కానీ ఇది మొత్తం అనుభవం అని మేము అర్థం చేసుకున్నాము మరియు సేవా పువ్వును సృష్టించడానికి ఈ విభిన్న రేకులన్నింటినీ కేంద్రానికి చేర్చినప్పుడు మొత్తం అనుభవం సృష్టించబడుతుంది ఇక్కడ ఫ్లవర్ మోడల్ పరంగా ఒక సేవను అర్థం చేసుకోవడంతో పాటు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ముఖ్యమైన కేంద్ర భాగం మరియు రేకుల భావనలను కొత్త సేవను సృష్టించడానికి చాలా బాగా ఉపయోగించవచ్చని అర్థం చేసుకోవాలి కాబట్టి సేవా ఆవిష్కరణకు ఇది మంచి నమూనా కాబట్టి మీరు ఇప్పటికే ఉన్న పోటీ రెస్టారెంట్లను అర్థం చేసుకోవచ్చు మరియు మీరు క్రొత్త రెస్టారెంట్ను సృష్టిస్తున్నారు మరియు మీరు ఈ విభిన్న రేకులని చూడవచ్చు మరియు మీరు మీ రెస్టారెంట్లో కొన్ని విలక్షణమైన స్థానాలు మరియు కొన్ని విభిన్న లక్షణాలను సృష్టించవచ్చు అది ఆర్డర్లు నిర్వహించబడే మార్గం కావచ్చు మెను ఐటెమ్లను ఆర్డర్ చేసే మార్గం కావచ్చు లేదా చాలా విభిన్న అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆహారం మరియు పానీయాలను అందించే అంశం చాలా రెస్టారెంట్లు బాగా చేయగలవు కాబట్టి ఈ రోజుల్లో చాలా వ్యాపారాలలో సేవను ముఖ్యమైన కేంద్ర భాగం ఎలిమెంట్ పరంగా వేరు చేయడం చాలా కష్టమవుతుంది అయితే ఈ అనుబంధ అంశాలను మెరుగుపరిచే అంశాలు మరియు విలక్షణమైన సేవను సృష్టించడానికి సులభతరం చేసే అంశాలను ఉపయోగించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి సేవా ఆవిష్కరణలను రూపొందించడానికి ఈ మోడల్ చాలా మంచిదని నేను చెప్పాను అందువల్ల ఈ మెరుగుపరచడం మరియు సులభతరం చేసే సేవలపై దృష్టి పెట్టడం ద్వారా మనల్ని మనం వేరుచేసుకోగలము ముఖ్యమైన కేంద్ర భాగం అందించినదానికంటే మించి అనుభవం ఉంటుంది సేవా బ్రాండ్ను సృష్టించడానికి ఈ మోడల్ను ఉపయోగించవచ్చు కాబట్టి సర్వీసింగ్ ఇన్నోవేషన్ కోసం మరియు సర్వీస్ బ్రాండ్ సృష్టి మరియు సర్వీస్ బ్రాండ్ ప్రమోషన్ బ్రాండ్ ఈక్విటీని సృష్టించడం కోసం ఈ ఫ్లవర్ మోడల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి తరువాతి ఉపన్యాసంలో మనం గత రెండు ఉపన్యాసాలలో చర్చించిన విభిన్న అంశాలను క్లుప్తంగా తీసుకుంటాము మీరు దీన్ని ఎలా చేయవచ్చో అర్థం చేసుకోవడానికి మనము ఈ వ్యక్తిగత అంశాలను ఉదాహరణలతో ఎలా ఉపయోగించబోతున్నామో ఇప్పుడు మనము విస్తరిస్తాము మీరు సేవా వ్యవస్థాపకుడిగా లేదా ఎలాంటి వ్యాపారం కోసమైనా నిపుణుల సేవా ఆధారిత నిర్వాహకుడిగా చేయగలుగుతారు ధన్యవాదాలు